శుభాకాంక్షలు మాడ్యూల్ 3 యూనిట్ 12 కు స్వాగతం బోధనకు సమస్య ఆధారిత విధానం మునుపటి మాడ్యూల్లో బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం ఫలితాల విధానం లేదా విద్యార్థులచే ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాన్ని సులభతరం చేసే విధానం మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో ఇంజనీరింగ్ విద్యలో మరొక ప్రసిద్ధ విధానం బోధనకు సమస్య ఆధారిత విధానాన్ని మేము అర్థం చేసుకుంటాము ప్రాజెక్ట్ ఆధారిత విధానం సమస్య ఆధారిత విధానం అనుభవ విధానం ఈ విధానాల ఆవిర్భావానికి మీరు నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ రోజుల్లో ఇంజనీరింగ్ విద్య తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు మనం చూస్తాము అందరూ వాటాదారుల నుండి అంచనాలు చాలా వేగంగా మారుతున్నాయి పరిశ్రమ అక్రిడిటేషన్ బాడీలు మరియు సమాజం సాధారణంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రోగ్రాం చివరిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తుంచుకోవడమే కాదు ఉన్నత శ్రేణి సామర్థ్యాలను ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంచనాలు అన్ని రకాల వాటాదారుల నుండి మరింత కఠినంగా మారుతున్నాయి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ పేర్కొన్న ప్రోగ్రామ్ ఫలితాల్లో ఈ అంచనాలు ఉన్నాయి కమ్యూనికేషన్ టీమ్ వర్క్ జీవితకాల అభ్యాసం మొదలైన వృత్తిపరమైన అభ్యాస అంశాలు ఈ ఫలితాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి మీరు సాంకేతిక సామర్థ్య కోణం నుండి మాత్రమే చూచినప్పటికీ అక్కడ కూడా ఎన్బిఎ చాలా విలువైనది ప్రస్తుత కార్యాలయాల్లో విద్యార్థులకు ఈ దిశలో వారి సామర్థ్యాలను మెరుగుపర్చడానికి అవకాశాలు లభించవు వాస్తవ వృత్తిలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలు మసక ఓపెన్ ఎండ్ మరియు క్లిష్టమైనవి పరిశ్రమ నుండి ప్రస్తుత డిమాండ్ విద్యార్థులు ఇటువంటి వాస్తవిక సమస్యలను పరిష్కరించడంలో శిక్షణ పొందాలని మరియు అటువంటి వాస్తవిక సమస్యలను పరిష్కరించడంలో శిక్షణ పొందాలని పట్టుబడుతున్నారు ఇంజనీరింగ్ పరంగా మసకగా ఉన్న సమస్యను సరిగా రూపొందించవలసిన అవసరం ఉంది ఇంజనీరింగ్ విద్యకు సాంప్రదాయ విధానాల ద్వారా ఈ ఆందోళనలను పరిష్కరించలేము పైన పేర్కొన్న సవాళ్లను పరిష్కరించడానికి ఇన్స్టిట్యూట్స్ ప్రాజెక్ట్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ మరియు అనుభవ ఆధారిత బోధనతో సహా ఇతర విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి మేము చివరి యూనిట్లో ప్రాజెక్ట్ ఆధారిత బోధన గురించి చర్చించాము మరియు ఈ యూనిట్లో సమస్య ఆధారిత సూచనలను పరిశీలిస్తాము మరియు అనుభవ ఆధారిత సూచన మేము దానిని తదుపరి యూనిట్లో పరిశీలిస్తాము 'సమస్య ఆధారిత విధానం' అనే పదాన్ని ఈ రోజుల్లో అనేక విస్తృత భావాలలో ఉపయోగిస్తున్నారు వాస్తవానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానంతో కూడా మేము ఇలాంటి పరిస్థితిని చూశాము అనేక విభిన్న అమలులు ఒకే పేరును పొందుతాయి ఇక్కడ కూడా అనేక విభిన్న విధానాలు అనేక విభిన్న నిర్దిష్ట అమలులు సమస్య ఆధారిత విధానంగా ట్యాగ్ చేయబడతాయి కొన్నిసార్లు ఈ పదాన్ని విచారణ ఆధారిత విధానం క్రియాశీల అభ్యాస విధానం అనుభవపూర్వక విధానం మరియు వివిధ రకాలైన పదాలతో పరస్పరం మార్చుకుంటారు ఇంకా సమస్య ఆధారిత అభ్యాసం సాహిత్యంలో సర్వసాధారణమైన పదం మేము సమస్య ఆధారిత బోధనను ఉపయోగిస్తాము ఇది బోధన యొక్క విధానం ఇది విద్యార్థుల సమస్య ఆధారిత అభ్యాసానికి దారితీస్తుంది ప్రాజెక్ట్ ఆధారిత బోధనతో మేము ఉపయోగించిన అదే ఆలోచన అనగా విద్యార్థుల ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసానికి సౌకర్యాలు లేదా ఫలితాలను ఇచ్చే బోధన విధానం మరియు పిబిఐలో విద్యార్థులచే సమస్య ఆధారిత అభ్యాసానికి దోహదపడే లేదా ఫలితాన్నిచ్చే బోధన విధానం పిబిఎల్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంది పిబిఐ విద్యార్థుల మెరుగైన అభ్యాసానికి దారితీస్తుందని వారు ఆశిస్తున్నారు చారిత్రాత్మకంగా పిబిఐ వైద్య విద్య సందర్భంలో అభివృద్ధి చేయబడింది కెనడాలోని మెక్మాస్టర్ విశ్వవిద్యాలయంలో గా ఉపయోగించబడతాయి " కీలకపదాలలో ఒకటి మేము నిర్మాణాత్మక సమస్యలతో ప్రారంభిస్తాము మరియు ఇది అభ్యాస కేంద్రీకృతమై ఉంది మరియు ఇది క్రియాశీల అభ్యాసం కూడా "సమస్య ఆధారిత అభ్యాస ఆవిష్కరణ 21 వ శతాబ్దంలో శక్తి అభ్యాసానికి సమస్యలను ఉపయోగించడం" ఈ ప్రత్యేక సూచన ఇవ్వబడిన వ్యాసం ఇతర సమానంగా చెల్లుబాటు అయ్యే అనేక నిర్వచనాలు ఉన్నాయి అయితే వీటన్నిటిలోనూ క్రియాశీల అభ్యాసం అభ్యాస కేంద్రీకృత విధానం మరియు ముఖ్యంగా పరిశోధనలు ప్రారంభమయ్యే నిర్మాణాత్మక సమస్యకు ప్రాధాన్యత వంటివి ఉంటాయి ఇది వైద్య విద్య మరియు అనుబంధ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇది ఆ ప్రాంతాలలో చాలా విస్తృతంగా ఉపయోగించబడింది కానీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ హ్యుమానిటీ బిజినెస్ మేనేజ్మెంట్ లాతో సహా అనేక ఇతర డొమైన్లలో అనేక ఇతర కార్యక్రమాలలో ఇది ఉపయోగించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సమస్య ఆధారిత విధానానికి ముఖ్య సూత్రాలు సమస్య ఆధారిత విధానాన్ని అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్న నిర్దిష్ట డొమైన్ ఏమైనా అది వైద్య లేదా వ్యాపార పరిపాలన వ్యాపార నిర్వహణ లేదా ఇంజనీరింగ్ అయినా ఇవి సమస్య ఆధారిత విధానానికి చాలా విస్తృతమైన సార్వత్రిక ముఖ్య సూత్రాలు నిర్దిష్ట పరిస్థితిని బట్టి కొన్ని వైవిధ్యాలు ఉండవచ్చు తరువాతి భాగంలో ఈ వైవిధ్యాలలో కొన్నింటిని పరిశీలిస్తాము సమస్య ఆధారిత విధానం కోసం సార్వత్రిక ముఖ్య సూత్రాలు మూడవ సూత్రం ఏమిటంటే అభ్యాస లక్ష్యాలను ధృవీకరించే మదింపులను తప్పనిసరిగా ఉపయోగించాలి మరియు అభ్యాస అనుభవం నుండి పొందిన ముఖ్య అంశాలను ఏకీకృతం చేయడానికి నాల్గవ సూత్రం క్షుణ్ణంగా వివరించడం ప్రామాణికమైన సమస్యలు అభ్యాసకులు సిద్ధమవుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉన్న అభిజ్ఞా డిమాండ్లను సమస్యలు ప్రతిబింబిస్తాయి మరో మాటలో చెప్పాలంటే అభ్యాసకులు వారి వృత్తిలోకి ప్రవేశించినప్పుడు వారు ఎదుర్కొనే సమస్యలను చాలా పోలి ఉండాలి సమస్య ఒకేలా ఉండాలి అని కాదు కానీ అభిజ్ఞా స్వభావం చాలా పోలి ఉండాలి అందుకే మేము వాటిని ప్రామాణికమైన సమస్యలు అని పిలుస్తాము సమస్యలు వారి అభిజ్ఞా స్వభావం ఈ వ్యక్తులు తమ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు వారు ఎదుర్కొనే వాస్తవ సమస్యల యొక్క అభిజ్ఞా స్వభావంతో సమానంగా ఉంటుంది సమస్య అపసవ్యంగా ఉండాలి అభ్యాసకులు తమ వృత్తిలో వారు ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కోగలగాలి మరియు నిజ జీవితంలో దాదాపు అన్ని సమస్యలు అపసవ్య దిశతో ప్రారంభమవుతాయని మాకు తెలుసు అపసవ్య నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడానికి అభ్యాసకులకు శిక్షణ ఇవ్వాలి అభ్యాసకులను వ్యక్తిగతంగా మరియు బృందంగా సవాలు చేసేంత సంక్లిష్టంగా సమస్య ఉండాలి అదే సమయంలో అభ్యాసకులు వారి ప్రేరణను కోల్పోయేంతగా సమస్యలు మారితే అది ప్రతికూలంగా మారుతుంది కానీ అభ్యాసకులను సవాలు చేసేంత సమస్య సంక్లిష్టంగా ఉండాలి సమస్యలు సమకాలీనంగా ఉండాలి మరియు విద్యార్థులను ఉత్తేజపరచగలగాలి అది పిబిఐ యొక్క మరొక ముఖ్యమైన లక్షణం డొమైన్ మరియు డొమైన్లోని సమస్యలను ఉద్దేశించిన అభ్యాస ఫలితాలకు అనుగుణంగా బోధకుడు ఎన్నుకొని తరువాత సాధారణంగా విద్యార్థులకు కేటాయిస్తాడు అంటే సమస్యలను ఎన్నుకునే స్థాయిలో నియంత్రణ బోధకుడిపై ఉంటుంది డొమైన్లతో పాటు డొమైన్లోని సమస్యలను బోధకుడు ఎంచుకుంటారు పిబిఐ హై ఆర్డర్ ఆలోచనకు మద్దతుగా రూపొందించబడింది మరియు చాలా ప్రాథమిక నైపుణ్యాలను బోధించడానికి తగినది కాదు అంటే విద్యార్థులు అధిక ఆర్డర్ సామర్ధ్యాలను కోరుతున్న సమస్యలతో ప్రారంభమయ్యే ముందు అవసరమైతే బోధనకు మరింత ప్రత్యక్ష విధానాన్ని ఉపయోగించి ప్రాథమిక నైపుణ్యాలను ముందుగా బోధించబడాలి పిబిఐ హై ఆర్డర్ ఆలోచనకు మద్దతుగా రూపొందించబడింది అభ్యాసకులు సమస్యతో మునిగి తేలే ప్రక్రియను ప్రారంభించడానికి కొంత జ్ఞానం కలిగి ఉండాలి బోధకుడికి ప్రత్యక్ష విధానంతో సహా ఇతర విధానాలను ఉపయోగించి బోధకుడు కొన్ని ప్రారంభ సూచనలను అందించాల్సి ఉంటుంది మరియు ప్రక్రియను ప్రారంభించడానికి ఉపాధ్యాయుడు అభ్యాస సామగ్రిని అందించాలి ప్రాజెక్ట్ ఆధారిత సూచనలతో పాటు పిబిఐ విజయానికి బోధకుడి పాత్ర చాలా కీలకం బోధకుడి పాత్ర నేర్చుకోవటానికి ఒక ఫెసిలిటేటర్గా ఉంటుంది మరియు కంటెంట్ ప్రొవైడర్గా కాదు వాస్తవానికి పిబిఐలో సాధారణ తత్వశాస్త్రం ఏమిటంటే ట్యూటర్ సంబంధిత డొమైన్లో నిపుణుడు కూడా కాకపోవచ్చు కానీ ఉపాధ్యాయుడు విద్యార్థుల కార్యకలాపాలను సులభతరం చేయాలి కాబట్టి బోధకుడు డొమైన్లో నిపుణుడు కూడా కాకపోవచ్చు పాత్ర కోచ్ పాత్ర కూడా కాదు ఇది ప్రధానంగా బోధకుడి పాత్ర కాకుండా లోతైన నైపుణ్యాలను ఉపయోగించి సమస్యతో మునిగి తేలేలా చేస్తుంది

లను విశ్లేషించగలగాలి విమర్శించగలగాలి బోధకుడు సమూహం యొక్క ప్రక్రియపై కూడా దృష్టి పెట్టాలి సమూహంగా చేయబడే అనేక కార్యకలాపాలు ఉన్నాయి కానీ సమూహం యొక్క భావన అభ్యాసకులకు అంత సౌకర్యంగా ఉండదు బోధకుడు సులభతరం చేయవలసిన సమూహం యొక్క ఆలోచన ఆ సమూహంలోని అభ్యాసకులందరి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి సమూహ ప్రక్రియపై దృష్టి పెడుతుంది అభ్యాసకులందరూ సమస్యపై వారి అవగాహన సమస్య పరిష్కార ప్రక్రియ పరిశోధన నుండి సేకరించిన సమాచారం మరియు సమస్య పరిష్కార పనికి మరియు ప్రతిపాదిత పరిష్కారానికి దాని ఔచిత్యం గురించి స్పష్టంగా చెప్పగలగాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే సమూహంలోని అభ్యాసకులందరూ ఈ నైపుణ్యాలను పొందాలి ఎందుకంటే ఇవన్నీ అభ్యాసకులు పిబిఐ ద్వారా పొందవలసిన నైపుణ్యాలలో భాగం అవగాహన సమాచారం సేకరించిన విధానం ఈ విషయాలన్నీ సమూహంలోని ప్రతి సభ్యుడిచే వ్యక్తపరచబడాలి సమూహానికి ప్రతినిధి ఉన్నట్లు కాదు మరియు ఆ వ్యక్తి మాత్రమే ఈ తీర్మానాలన్నింటినీ వ్యక్తపరుస్తాడు సమూహంలో పాల్గొనే ప్రతి సభ్యుడు ఈ అభిప్రాయాలను ఉచ్చరించాలి మరియు బోధకుడు ఈ ప్రక్రియను సులభతరం చేయాలి సమస్య బోరింగ్ లేదా అభ్యాసకులను నిరాశపరిచినప్పుడు బోధకుడు గ్రహించగలగాలి సమస్య చాలా క్లిష్టంగా ఉంటే అవసరమైన సమాచారం నిజంగా అభ్యాసకులకు సులభంగా అందుబాటులో ఉండదు కొన్ని దశలలో అభ్యాసకులు ఆపివేయబడతారు వారు విసుగు చెందుతారు లేదా వారు సమస్యతో మునిగి తేలేందుకు అవసరమైన అభిరుచిని కోల్పోతారు బోధకుడు అభ్యాసకుల యొక్క ఈ మానసిక స్థితిని గ్రహించగలగాలి మరియు ఇది ఇలా సెట్ అయ్యే అవకాశం ఉంటే బోధకుడు సమస్యను తదనుగుణంగా మాడ్యులేట్ చేయాలి సమాచారంలోని కొన్ని భాగాలను నేరుగా అభ్యాసకులకు లేదా కొద్దిగా అందించవచ్చు సమస్య యొక్క అస్పష్టత లేదా సమస్య యొక్క సంక్లిష్టతను తగ్గించండి ఇది కొంత గమ్మత్తైనది కాని పిబిఐ విజయవంతమయ్యేలా చూసుకోవాలి లేకపోతే విద్యార్థులు నిజంగా ఆపివేయబడవచ్చు ఆసక్తిని కోల్పోవచ్చు మరియు మొత్తం ప్రక్రియ విఫలమవుతుంది కాబట్టి సమస్య సమూహాన్ని నిరాశపరిచేటప్పుడు బోధకుడు నిశితంగా పరిశీలించి గ్రహించగలగాలి దీనికి బోధకుడు మొత్తం ప్రక్రియను చాలా దగ్గరగా పర్యవేక్షించడం అవసరం అసెస్మెంట్ విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక మరియు సంక్షిప్త అంచనా రెండూ ఒక క్లిష్టమైన చర్య అని మేము చాలా సార్లు పేర్కొన్నాము కానీ పిబిఐలో ఇది చాలా ముఖ్యమైనది మరియు సంక్లిష్టమైనది అసెస్మెంట్ ఉద్దేశించిన ఫలితాలకు అనుగుణంగా ఉండాలి మరియు సంబంధిత డొమైన్లో జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అలాగే సమస్య పరిష్కార నైపుణ్యాలను అంచనా వేయాలి జట్టు ద్వారా వెళ్ళే ప్రక్రియ వ్యక్తిగత విద్యార్థులు నిమగ్నమైన ప్రతిబింబం మెటాకాగ్నిటివ్ థింకింగ్ ఇవన్నీ అంచనా వేయవలసిన అంశాలు మరియు ఇది ఖచ్చితంగా సంక్లిష్టమైన ప్రక్రియ విద్యార్థి బృందాలు సమర్పించిన తుది పరిష్కారం యొక్క సంక్షిప్త అంచనా ఎందుకంటే బోధకుడు నిజంగా డొమైన్ నిపుణుడు కాకపోవచ్చు లేదా విద్యార్థి బృందం ప్రతిపాదించిన పరిష్కారం చెల్లుబాటు అయ్యే పరిష్కారం కాదా అని నిర్ధారించడానికి కొంతమంది నిపుణుల అభిప్రాయం అవసరం దీనికి నిపుణుడు అవసరం కావచ్చు లేదా నిపుణుల బృందాలు మరియు స్పష్టంగా తగిన రుబ్రిక్స్ అవసరం కొన్నిసార్లు విద్యార్థులు ప్రతిపాదించిన పరిష్కారాన్ని పరిశీలించడానికి బయటనుంచి నిపుణులను ఆహ్వానించవలసి ఉంటుంది ప్రతిబింబ పత్రికలను నిర్వహించడం వంటి కార్యకలాపాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది విద్యార్థుల మెటాకాగ్నిటివ్ ప్రాసెసింగ్ను విద్యార్థులు నిర్వహించే ప్రతిబింబ పత్రికల ద్వారా పొందవచ్చు వారు సమస్యను పరిష్కరించే ప్రక్రియలో వెళుతున్నప్పుడు వ్యక్తిగత విద్యార్థులు కలిగి ఉన్న ఆలోచన వారు ఉపయోగిస్తున్న తర్కం వారు తమ సిద్ధాంతాలకు మద్దతు ఇస్తున్న విధానం ఈ విషయాలన్నీ ప్రతి అభ్యాసకుడు తప్పనిసరిగా వ్రాతపూర్వక పత్రికలో రికార్డ్ చేయాలి మరియు కొన్నిసార్లు అటువంటి పత్రికలను నిర్వహించే ప్రక్రియ విద్యార్థులకు తెలియకపోవచ్చు జట్లు సమస్యను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించడానికి ముందు బోధకులు ప్రతిబింబ పత్రికలను నిర్వహించడంపై వారికి కొంత శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది మరియు ఈ సమస్యలలో కొన్ని మునుపటి మాడ్యూళ్ళలో కూడా చర్చించబడ్డాయి బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానంతో కూడా ప్రతిబింబ పత్రికల నిర్వహణ విద్యార్థులకు తెలియజేయవలసి ఉంటుందని మరియు కొన్నిసార్లు విద్యార్థులకు ఇటువంటి పత్రికలను నిర్వహించే కళ లో శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని మేము చూశాము ఇన్స్టిట్యూట్లలోని అనుభవాలు ఈ రకమైన అంచనా పద్ధతులకు సంబంధించి మారుతూ ఉంటాయి ప్రత్యేకమైన మార్గం లేదు సంస్థలు వారికి బాగా సరిపోయే అసెస్మెంట్ పద్ధతులను రూపొందించాలి వారికి ఏమి పని చేస్తుంది వారు కొంత సమయం వరకు నిర్ణయించుకోవాలి మొదటిసారి పిబిఐని అమలు చేస్తున్న అధ్యాపకులు తరచుగా విస్మరించే మరో చాలా ముఖ్యమైన చర్య "డీబ్రీఫింగ్" ఎందుకంటే చాలా సార్లు ఇంజనీరింగ్ విద్యలో మనకు ఈ డీబ్రీఫింగ్ ప్రక్రియ గురించి బాగా తెలియదు సంస్థలకు పిబిఐతో తగిన అనుభవం లేకపోతే కొన్నిసార్లు అది విస్మరించబడుతుంది పిబిఐ విధానం యొక్క అభ్యాసకులందరూ వారి అనుభవంలో మరియు వారి నివేదికలలో డిబ్రీఫింగ్ను వదిలివేయకూడదని నొక్కిచెప్పారు పిబిఐ యొక్క ప్రయోజనాలను గ్రహించడం చాలా అవసరం వాదన ఏమిటంటే ఇది అభ్యాసకులు తాము నేర్చుకున్న వాటిని గుర్తించడానికి మరియు మాటలతో ఏకీకృతం చేయడానికి సహాయపడుతుంది మునుపటి జ్ఞానంతో క్రొత్త జ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి అభ్యాసకులకు సహాయపడుతుంది ఇక్కడ మేము గుర్తుచేసుకుంటే ఇది మెర్రిల్ యొక్క మొదటి అభ్యాస సూత్రాలలో ఒకటి పొందిన కొత్త జ్ఞానం మునుపటి జ్ఞానంతో అనుసంధానించబడాలి డీబ్రీఫింగ్ ప్రయోజనాల కోసం అభ్యాస కార్యకలాపాల సమయంలో చర్చించబడిన అన్ని అభ్యాసాలను కవర్ చేయడానికి బోధకులు అడిగే ప్రశ్నలను సిద్ధం చేయాలి అభ్యాస కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు బోధకుడు బృందాలతో సన్నిహితంగా ఉంటాడని గమనించండి బోధకుడు వాస్తవానికి ఏమి జరుగుతుందో పర్యవేక్షిస్తున్నాడు ఏమి జరుగుతుందో గమనికలు చేస్తాడు ఈ పరిశీలనలు మరియు గమనికలను ఉపయోగించి బోధకులు డెబ్రీఫింగ్ సెషన్లో అడిగే ప్రశ్నలను సిద్ధం చేస్తారు మరియు జట్టులోని ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చూస్తారు కాన్సెప్ట్ మ్యాప్ తర్వాత వారి అభ్యాసాన్ని వర్ణించటానికి అభ్యాసకులను ప్రోత్సహించండి ఆలోచన ఏమిటంటే డిబ్రీఫింగ్ సమయంలో మునుపటి జ్ఞానంతో కొత్త జ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి మేము విద్యార్థులకు సహాయం చేస్తాము మరియు అక్కడే పిబిఐ నుండి లాభాలు ఏకీకృతం అవుతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన దశ మేము అలా చర్చించిన వాటిని మీరు పరిశీలిస్తే మునుపటి యూనిట్లో మేము చర్చించిన బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానంతో నిర్దిష్ట సంఖ్యలో సారూప్యతలను మేము చూస్తాము ఈ రెండు విధానాలు కొన్ని సాధారణ పద్దతులను పంచుకుంటాయనేది నిజం కానీ అదే సమయంలో అవి కూడా విభిన్నంగా ఉంటాయి కొంత ఒప్పందం ఉన్న పాయింట్లు ఉన్నాయి అవి గణనీయంగా భిన్నంగా ఉన్న పాయింట్లు కూడా ఉన్నాయి వైద్య విద్యలో సమస్య ఆధారిత విధానం చాలా ప్రాచుర్యం పొందింది ఇది ఇంజనీరింగ్ విద్యలో సమానంగా ప్రాచుర్యం పొందిన దా మరియు ఇంజనీరింగ్ విద్యలో విజయవంతమైందా కొన్ని కేస్ స్టడీస్ సాహిత్యంలో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ సమస్య ఆధారిత విధానాలతో పాటు ప్రాజెక్ట్ ఆధారిత విధానాలను అమలు చేశాయి మరియు ఈ కేస్ స్టడీస్ సాహిత్యంలో అందుబాటులో ఉన్నాయి మీరు వాటిని పరిశీలిస్తే వైద్య విద్యలో పిబిఐకి మూలం ఉందని మేము చూశాము మరియు సంబంధిత రంగాలలో ఇది చాలా విస్తృతంగా ఉపయోగించబడుతోంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో దీని ఉపయోగం అంత విస్తృతమైనదిగా అనిపించదు అయినప్పటికీ సాహిత్యంలో కొన్ని ముఖ్యమైన అధ్యయనాలు నివేదించబడ్డాయి కానీ అది వైద్య విద్య మరియు వ్యాపార పరిపాలన లేదా వ్యాపార నిర్వహణ విద్యను విస్తరించినంతవరకు ఇంజనీరింగ్ విద్యను విస్తరించినట్లు లేదు ఆ డొమైన్ లో కూడా పిబిఐ చాలా విస్తృతంగా ఉపయోగించబడుతోంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో పిబిఐ తన నిజమైన స్ఫూర్తితో అంత ప్రజాదరణ పొందినట్లు కనిపించడం లేదు పిబిఐ పేరుతో కొన్ని ఇతర విధానాలు ఉన్నాయి కాని పిబిఐని దాని నిజమైన అర్థంలో ఖచ్చితంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో అంత ప్రాచుర్యం పొందినట్లు అనిపించదు ఇంజనీరింగ్ అధ్యాపకులు సాధారణంగా సమస్య ఆధారిత విధానానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని ఇష్టపడతారు ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో విద్యార్థులు సమస్యను పరిష్కరించడం లేదని చెప్పలేము కాని దృష్టి కొద్దిగా భిన్నంగా ఉంటుంది రెండు విధానాలు అనుభవం ఆధారితమైనవి మరియు అందువల్ల అనేక లక్షణాలను పంచుకుంటాయి కానీ అవి విభిన్నమైన విధానాలు అవి గణనీయంగా విభిన్నంగా ఉన్న కొన్ని పాయింట్లను మీరు పరిశీలిస్తే అవి ఈ విధానాల ఫలితంగా వచ్చే ఫలితాలను ప్రభావితం చేస్తాయి మొదట చాలా ముఖ్యమైనది "ప్రాజెక్ట్ నిర్వహణ సూత్రాలు" ప్రాజెక్ట్ ఆధారిత బోధనలో విద్యార్థులు పొందవలసిన మరియు ప్రదర్శించవలసిన ముఖ్యమైన జ్ఞానం మరియు నైపుణ్యాలుగా ఇవి పరిగణించబడతాయి ప్రాజెక్ట్ పర్యవేక్షణ వ్యవస్థలను ఎలా సెటప్ చేయాలో మైలురాళ్లను ఎలా సెటప్ చేయాలో ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ను ఎలా సిద్ధం చేయాలో విద్యార్థులు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క విస్తృత వర్గంలోకి వెళ్ళే నైపుణ్యాలు మరియు ఇది NBA పేర్కొన్న PO లలో ఒకటి మరియు ఇది బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో ముఖ్యమైన భాగం కానీ ఇది బోధనకు సమస్య ఆధారిత విధానం యొక్క ముఖ్య లక్షణం కాదు ఎందుకంటే ఇది మొత్తం కార్యాచరణను ఒక ప్రాజెక్టుగా చూడదు ఇది జ్ఞానం కోరేలా ఉంటుంది ప్రాజెక్ట్ నిర్వహణ సూత్రాలు సమస్య ఆధారిత విధానం యొక్క ముఖ్య లక్షణం కాదు అయితే ఇది ప్రాజెక్ట్ ఆధారిత విధానం యొక్క ముఖ్య లక్షణం మీరు ప్రక్రియ మొదలైనవాటిని ఉపయోగిస్తుంది అంటే సూత్రప్రాయంగా ఈ ప్రక్రియను తరగతి గదిలో అమలు చేయవచ్చు ఒక రౌండ్ టేబుల్ చుట్టూ విద్యార్థులు కూర్చుని వారు సేకరించిన సమాచారాన్ని చర్చిస్తారు అప్పుడు వారు సమస్యకు ఎంతవరకు సంబంధితంగా ఉన్నారో చూస్తారు ఈ సమాచారం ఆధారంగా వారు పరిష్కారంతో బయటకు రాగలరా అని వారు చూస్తారు వారు పరిష్కారాన్ని చూపించగలరా పరిష్కారంలో అంతరాలు ఉంటే ఇంకా ఏ సమాచారం అవసరం వారు ఈ విషయాలన్నింటినీ గమనికలు చేస్తారు వారు తిరిగి వెళ్లి మరింత సమాచారం సేకరించడం ప్రారంభిస్తారు ఆపై వారు మరిన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు ఇది ప్రశ్నలు అడగడం సమాచార సేకరణ పరిష్కారాన్ని మెరుగుపరచడం మరింత చర్చించడం సమస్యను మరల సమీక్షించడం మొదలైనవి మరోవైపు ప్రాజెక్ట్ ఆధారిత ఇన్స్ట్రక్షన్ ఫోకస్ భిన్నంగా ఉంటుంది ఒక ఉత్పత్తి ని దశలవారీగా పూర్తి చేయడం పైన దృష్టి ఉంటుంది అంటే పురోగతి నిర్దిష్ట దశల ద్వారా కదలాలి అవసరాలకు తగినట్టు పూర్తి చేయాలి డిజైన్ పూర్తి చేయాలి అవసరమైన పదార్థాలను సేకరించాలి ఒక నమూనా నిర్మించబడాలి వాస్తవానికి ఇది ఒక రకమైన ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రాజెక్ట్ యొక్క స్వభావం ఏమైనప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై దృష్టి ఉంటుంది ఇది ఒక కళాఖండం ఉండాలి కాబట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది ఇక్కడ పిబిఐ మాదిరిగా సమస్యను పరిష్కరించడానికి జ్ఞానాన్ని సంపాదించడంపై దృష్టి పెడుతుంది ప్రాజెక్ట్ ఆధారిత విధానం వినియోగదారు అవసరాలను సంతృప్తిపరిచే ఒక కళాకృతిని రూపొందించడానికి జ్ఞానం మరియు నైపుణ్యాలను వర్తింపజేయడానికి అభ్యాసకులను అనుమతిస్తుంది కాబట్టి స్వీయ అభ్యాసం మొదలైన వాటిలో పాల్గొనే విద్యార్థులలో కొన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ గణనీయమైన తేడాలు ఉన్నాయని మనం చూడవచ్చు అంతిమ ఫలితం బోధనకు సమస్య ఆధారిత విధానంలో మనకు భిన్నమైన ఎంపికలు ఉంటాయి పరిష్కారాన్ని నిర్మించడంలో విద్యార్థుల బృందాలకు నిజంగా సాధ్యమే ముందస్తుగా నిర్ణయించిన అవసరాలను ఇది సంతృప్తి పరుస్తుందని నిరూపించడం ద్వారా ఇది ధృవీకరించబడాలి ప్రాజెక్ట్ ఆధారిత విధానం విషయంలో రుజువు చివరకు ఉత్పత్తి చేయబడిన కళాఖండం ముందుగా నిర్ణయించిన అవసరాలను తీర్చాలి బోధనకు సమస్య ఆధారిత విధానంలో ఉన్నట్లుగా విద్యార్థుల బృందాలు సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించుకోవాలని మాత్రమే ఇది నొక్కి చెబుతుంది ఇతర అవసరాలు ముందస్తుగా పేర్కొనబడలేదు ఈ రెండు అవసరాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో ముందస్తుగా మేము కొన్ని వినియోగదారు అవసరాలను కలిగి ఉన్నాము మరియు చివరికి కళాకృతి ఆ అవసరాలను తీర్చాలి సమస్య ఆధారిత బోధనలో అలా కాదు ఖర్చు అవసరమైన వనరులు మరియు మొదలైన వాటి ఆధారంగా దీన్ని పోల్చవచ్చు కానీ సాధారణంగా ప్రాజెక్ట్ ఆధారిత విధానం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో మరింత ప్రాచుర్యం పొందినట్లు అనిపిస్తుంది ఎందుకంటే బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానంలో విద్యార్థి నిమగ్నమయ్యే కార్యకలాపాలు ప్రొఫెషనల్ ఇంజనీర్లు వాస్తవానికి పాల్గొనే కార్యకలాపాలకు మరింత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ప్రోగ్రామ్ పాఠ్యాంశాల్లో సమస్య ఆధారిత బోధనను చేర్చడాన్ని మీరు పరిశీలిస్తే ప్రాజెక్ట్ ఆధారిత బోధనను పాఠ్యాంశాల్లో పొందుపర్చినప్పుడు మేము ఎదుర్కొన్న అదే రకమైన సమస్యలు ఇక్కడ కూడా కనిపిస్తాయి వైద్య సంస్థలో మొత్తం కార్యక్రమాలు కొన్ని సంస్థలలో పిబిఐని ఉపయోగించి రూపొందించబడ్డాయి అయితే ఇంజనీరింగ్ కార్యక్రమంలో ఇటువంటి విధానం చాలా అరుదు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో పిబిఐ తరచుగా తక్కువ సంఖ్యలో కోర్సులకు పరిమితం అవుతుంది పిబిఐలో ఉపయోగించగల పెద్ద సమస్యలు ఇంజనీరింగ్ డొమైన్లో ఇంకా అందుబాటులో లేవు అయితే మెడికల్ డొమైన్లో ఇంత పెద్ద సెట్లు అందుబాటులో ఉన్నాయి సంస్థలు తమ కార్యక్రమాలలో పిబిఐని ఎంతవరకు చేర్చాలనుకుంటున్నాయో దానిపై ప్రయోగాలు చేసి నిర్ణయించుకోవాలి ఇంజనీరింగ్ విద్యలో పిబిఐ వాడకానికి సంబంధించి సాహిత్యంలో నివేదించబడిన అన్ని కేస్ స్టడీస్ ఈ విధానాన్ని చాలా పరిమిత పద్ధతిలో ఉపయోగించడం గురించి మాత్రమే మాట్లాడుతాయి బహుశా ఒక సెమిస్టర్లో ఒకటి లేదా రెండు కోర్సులకు సహాయం చేయడానికి చాలా తరచుగా రెండు లేదా మూడు సెమిస్టర్లలో మాత్రమే వైద్య విద్య విషయంలో లాగా ఇంజనీరింగ్ పాఠ్యప్రణాళికలో ఇది విస్తృతంగా చేర్చబడలేదు 2 నుండి 4 సెమిస్టర్లు కావచ్చు 1 నుండి 2 కోర్సులకు మాత్రమే వర్తింపజేశారు ముందు చెప్పినట్లుగా అనేక సందర్భోచిత మరియు అమలు సమస్యలు ఉన్నాయి విస్తృత సార్వత్రిక సూత్రాలు ప్రతిచోటా మంచివి అయితే నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా వైవిధ్యాలు ఉన్నాయి అతిపెద్ద సవాళ్లలో ఒకటి పెద్ద తరగతి పరిమాణం 5 నుండి 7 వరకు చిన్న సమూహాలతో మాత్రమే పిబిఐ ఉత్తమంగా పనిచేస్తుంది ఎందుకంటే వారు ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మరియు వారు చర్చించాల్సిన అవసరం ఉంది మరియు వారు పరిష్కారాలను మెరుగుపరచాలి పిబిఐ విధానానికి చాలా చిన్న జట్టు పరిమాణం సరైనది మరియు "అటువంటి సమూహాలను సృష్టించండి మరియు ఈ సమూహాలన్నీ ఒకే సమస్యపై పనిచేసేలా చేయండి" అనేది పరిష్కారాలలో ఒకటి కావచ్చు అనగా మీరు చిన్న సమూహాలను సృష్టిస్తున్నారా కానీ అన్ని సమూహాలకు ఒకే సమస్యను ఇవ్వండి మేము బహుళ వనరులను అందించగలము ఇది బోధకుడిపై భారాన్ని తగ్గిస్తుంది లేకపోతే చాలా సమస్యలను సృష్టించడం వాటిని పర్యవేక్షించడం వనరులను అందించడం చాలా కష్టం అని నిరూపించవచ్చు సహకార పని యొక్క ప్రయోజనాలను వారు గ్రహించగలిగేలా బహుళ సమస్యల కోసం జట్లు కలిసి ఉండనివ్వండి అంటే ఎక్కువ కాలం పాటు ఒకే జట్లు వేర్వేరు సమస్యలపై కలిసి పనిచేయనివ్వండి సమూహాలను సంస్కరించవద్దు మరియు పెద్ద సంఖ్యలో చిన్న సమూహాలను నిర్వహించడానికి వ్యూహాలు అవసరం అప్పుడు అభ్యాసకుల అయిష్టత ఉండవచ్చు మొదటిసారి పిబిఐని ఎదుర్కొంటున్న అభ్యాసకులు పిబిఐతో అసౌకర్యంగా ఉండవచ్చు మునుపటి అనుభవం విద్యార్థులను ఉపాధ్యాయ ఆధారిత అభ్యాస విధానంతో చాలా సౌకర్యవంతంగా ప్రతిదీ ఉపాధ్యాయుడిచే నియంత్రించబడుతుంది ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు మరియు తప్పనిసరిగా మొత్తము సమాచారాన్ని అందిస్తాడు విద్యార్థులు ఎక్కువ లేదా తక్కువ నిష్క్రియాత్మక పాత్ర అందిస్తాడు కానీ సమస్య ఆధారిత విధానం విద్యార్థి వైపు నుండి గణనీయమైన కృషి అవసరం కాబట్టి మొదట్లో వారు అయిష్టంగా ఉండవచ్చు అవగాహన స్వతంత్ర పరిశోధన మరియు సమూహాలలో పనిచేయడం వారికి చాలా భారంగా కనిపిస్తుంది ఈ విధానం గురించి విద్యార్థులకు ఇంకా తెలియకపోతే బోధకులు తమ అభ్యాస ప్రక్రియను పరంజా చేయడానికి గణనీయమైన కృషి చేయాలి సమస్య యొక్క రకం మరియు సంక్లిష్టత అభ్యాసకుల పరిపక్వతతో సరిపోలాలి ఇది కూడా చాలా ముఖ్యం సమస్య చాలా తేలికగా ఉంటే విద్యార్థులకు నిజంగా ప్రయత్నం చేయటానికి ప్రేరణ ఉండదు సమస్య చాలా క్లిష్టంగా ఉంటే అభ్యాసకులు ఆసక్తిని కోల్పోవచ్చు మరియు వారు ఒక రకమైన నిరాశ పడిన రీతిలో మారవచ్చు మరియు సమస్య నుండి దూరంగా ఉండవచ్చు పిబిఐ విజయానికి బోధకుడు మరియు సంస్థ యొక్క మొత్తం నిబద్ధత అవసరం సహజంగానే పిబిఐ దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలి విద్యార్థులచే పరిష్కరించబడటానికి కొన్ని సమస్యలను కేటాయించడం కాదు సాంప్రదాయకంగా మిగిలి ఉన్న అభ్యాస సందర్భం మిగతావన్నీ ఒకటే అనే అర్థంలో మేము కొన్ని పనులను ఇస్తాము మరియు వాటిని చేయమని అడుగుతాము అది సమస్య ఆధారిత విధానం కాదు పిబిఐ విజయానికి తగిన మౌలిక సదుపాయాలు కూడా అవసరం వారు ఒక సమూహంగా కలిసి కూర్చోవడానికి చర్చించడానికి మరియు బోధకుడు పర్యవేక్షించగల ప్రదేశాలు ఉండాలి వారు గమనికలు చేయవచ్చు పిబిఐ విజయానికి మరో కీలకం చాలా ముఖ్యమైనది ప్రతి ప్రక్రియ దశలో సమాచారం మరియు కమ్యూనికేషన్ సాధనాలను విస్తృతంగా ఉపయోగించడం ప్రత్యేకించి ప్రతిబింబ పత్రికల రికార్డింగ్ చర్చ యొక్క విషయాలను ఉపయోగించి చేయగలిగితే అమలు ప్రక్రియ గణనీయంగా సరళీకృతం అవుతుంది మరియు తరువాత సమీక్ష కోసం రికార్డులను ఉంచడం కూడా గణనీయంగా సరళీకృతం గా ఉంటుంది సమస్య ఆధారిత బోధన విధానం విజయవంతం కావాలంటే సంస్థలు చాలా పెద్ద స్థాయిలో ఐసిటి ని అవలంబించాలి వాస్తవానికి ఈ విధానం లేకుండా ఐసిటి వాడకం చాలా అవసరం అయ్యింది కాబట్టి ఇది ఏదైనా సంస్థకు విలువైన పెట్టుబడి అవుతుంది కానీ పిబిఐ విజయానికి ఐసిటి యొక్క విస్తృతమైన ఉపయోగం చాలా సహాయకారిగా ఉంటుంది వ్యాయామం మీరు బోధించే కోర్సులలో పిబిఐ యొక్క సాధ్యత మరియు కోరిక గురించి చర్చించండి ఈ వ్యాయామం యొక్క ఫలితాలను story iisctagmail com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో మేము బోధనకు ప్రయోగాత్మక విధానాన్ని పరిశీలిస్తాము ఇంజనీరింగ్ విద్యలో కనిపించే సవాళ్లను పరిష్కరించడానికి ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మూడు ప్రధాన మార్పులు బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం బోధనకు సమస్య ఆధారిత విధానం బోధనకు అనుభవపూర్వక విధానం మేము ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని మరియు తరువాత సమస్య ఆధారిత విధానాన్ని చూశాము తదుపరి యూనిట్లో మేము బోధనకు ప్రయోగాత్మక విధానాన్ని పరిశీలిస్తాము ధన్యవాదాలు అప్పటి వరకు బై